హలో గత ఉపన్యాసములో మనము యాంటెన్నాల యొక్క ప్రాథమిక విషయాల గురించి తెలుసుకున్నాము మనము యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా యాంటెన్నా యొక్క పోలరైజేషన్ యాంటెన్నా యొక్క డైరెక్టివిటీ మరియు యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ గురించి తెలుసుకున్నాము మరియు VSWR 2 కోసం లేదా రిఫ్లెక్షన్ కోయేఫియంట్ విలువ 10 dB కన్నా తక్కువకి ఎలా తగ్గించాలో తెలుసుకున్నాము గెయిన్ ని ఎలా పెంచావచ్చో మీకు చూపించడానికి మనము మైక్రోస్ట్రిప్ యాంటెన్నా లు మరియు ఎరే లతో కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలను కూడా తెలుసుకున్నాము ఈ రోజు మనము డైపోల్ యాంటెన్నా మోనోపోల్ యాంటెన్నా లూప్ యాంటెన్నా మరియు స్లాట్ యాంటెన్నా గురించి తెలుసుకోబోతున్నాము కాబట్టి ఇన్ఫినైటేసిమల్ డైపోల్ యాంటెన్నాతో ప్రారంభిద్దాం కాబట్టి ప్రాథమికంగా ఇన్ఫినైటేసిమల్ డైపోల్ నిర్వచనం ఏమిటి ఇక్కడ డైపోల్ యొక్క పొడవు λ 50 కన్నా తక్కువ ఇది ఒక ప్రాక్టికల్ యాంటెన్నా కాదు అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది డైపోల్ యాంటెన్నా యొక్క భావనను వివరించడానికి మాత్రమే కాబట్టి ఇక్కడ పొడవు L గా గల సోర్స్ ఉన్నదని మనము ఉహించుకుందాము ఈ ఎలిమెంట్ నందు కరెంట్ ఏకరీతిగా ఉన్నదని అనుకుందాము నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే మరియు ఓపెన్ ఎండ్ వద్ద కరెంట్ 0 కి సమానంగా ఉంటుంది ఇది మాత్రము ఏకరీతిగా ఉండదు కాబట్టి ప్రస్తుతం మీరు దాని గురించి ఆలోచించవచ్చు ఇది ఏకరీతి కరెంట్ ని తీసుకెళుతున్న కండక్టర్ ఆ తరువాత అది డీవియేట్ చేస్తుంది ఆ తరువాత మనము ప్రాక్టికల్ కేసుల గురించి మాట్లాడదాము కాబట్టి మనము ప్రస్తుతము ఇక్కడ కరెంట్ ని తీసుకెళుతున్న కండక్టర్ ఉంటే ఇక్కడ ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది మరియు అనేక విద్యుత్ క్షేత్రాల కాంపోనెంట్లు ఉన్నాయి మొదట పోలార్ కాంపోనెంట్ ని నిర్వచింద్దాము కాబట్టి ఇక్కడ మీరు x y మరియు z యాక్సిస్ లను చూడవచ్చు కాబట్టి ఈ కోణం φ ప్రత్యేక ప్లేన్ లో x యాక్సిస్ నుండి కొలవబడుతుంది θ కోణం ఈ ప్రత్యేక దిశలో z యాక్సిస్ నుండి కొలవబడుతుంది మరియు r విలువ ఈ ప్రత్యేక దిశలో ఇవ్వబడింది ఇక్కడ మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కనుగొనాలి కాబట్టి x y z కాంపోనెంట్లను r θ మరియు φ కాంపోనెంట్ల పరంగా నిర్వచించవచ్చు కాబట్టి యూనిఫాం కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ కోసం మనము E మరియు H క్షేత్రాల యొక్క ఈ కాంపోనెంట్లను కనుగొనవచ్చు కాబట్టి Er Eθ Eφ మరియు మిగతా H కాంపోనెంట్ ల ఎక్ష్ప్రెషన్స్ ని చూద్దాం ఈ కాంపోనెంట్లు 0 కి సమానమని మీరు చూడవచ్చు మరియు మనకి ఈ మూడు కాంపోనెంట్లు ఉన్నాయి ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్స్ లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి k 2πλ కొన్ని పుస్తకాలు β అని చెపుతాయి అది k లాంటిదే కాబట్టి βకాబట్టి β k 2πλ అని చెప్పగలము మీరు ఇక్కడ ఈ పదాన్ని చూస్తే ఇది ఫ్రీ స్పేస్ ఇంపిడేన్స్ కి అనుగుణంగా ఉంటుంది అది 120π లేదా 377 Ω ఇప్పుడు చాలా సందర్భాలలో యాంటెన్నాలు నియర్ ఫీల్డ్ మరియు ఫార్ ఫీల్డ్ పరంగా నిర్వచించబడతాయి కాబట్టి ఇక్కడ చూడండి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ విలువకి kr విలువ చాలా ఎక్కువ అయితే k విలువ 2π λ వద్ద స్థిరముగా ఉంటుంది కాబట్టి r పెరిగితే అంటే మనము యాంటెన్నా నుండి మరింత దూరం వెళుతుంటే ఈ టర్మ్ సున్నా అవుతుంది ఈ టర్మ్ కూడా 0 కి సమానం అవుతుంది కాబట్టి ఫార్ ఫీల్డ్ కి సంబంధించి మనకు ఈ టర్మ్ మాత్రమే మిగిలి ఉంటుంది ఇప్పుడు ఈ ఎక్ష్ప్రెషన్స్ ని ఇక్కడ చూద్దాం డినామినేటర్ లో r స్క్వేర్ వస్తోంది అయితే ఇక్కడ ఒకే ఒక్క r ఉంది కాబట్టి చాలా ఎక్కువ దూరానికి ఈ కాంపోనెంట్ కూడా 0 కి సమానంగా ఉంటుంది అప్పుడు మనము ఒక H φ ని కలిగి ఉంటాము కాబట్టి మీరు ఈ కాంపోనెంట్ కూడా చాలా చిన్నది అని గమనించగలరు కాబట్టి మనము Hφ కాంపోనెంట్ కోసం మాత్రమే ఈ ప్రత్యేక టర్మ్ఉంటుంది కాబట్టి ఈ రెండు రీజియన్ లు ఉన్నాయి నియర్ ఫీల్డ్ మరియు ఫార్ ఫీల్డ్ అనే రెండు రీజియన్లను నిర్వచించవచ్చు k r విలువ 1 కంటే చాలా తక్కువగా ఉంటే నియర్ ఫీల్డ్ రీజియన్ అని నిర్వచిస్తారు కాబట్టి నియర్ ఫీల్డ్ రీజియన్ లో k విలువ ఎంత కాబట్టి k విలువ 2πλ కాబట్టి r λ 2π ఇది నియర్ ఫీల్డ్ రీజియన్ ఈ రీజియన్ మళ్ళీ రెండు వేర్వేరు భాగాలుగా విభజించబడింది ఒకటి r λ 6 ఇది నియర్ రియాక్టివ్ ఫీల్డ్ రీజియన్ మరియు మరొకటి r విలువ ప్రత్యెకముగా ఈ పరిమితిలలో ఉంటేఅది నియర్ రేడియేటివ్ ఫీల్డ్ రీజియన్ r విలువ λ 2π కంటే చాలా ఎక్కువగా ఉంటే అది ఫార్ ఫీల్డ్ రీజియన్ అది మరొక నిబంధన ఇక్కడ r విలువ 2 d2 λ కంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ d అంటే యాంటెన్నా యొక్క మాగ్జిమం డైమెన్షన్ అదే టర్మ్ ఇక్కడ వస్తున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి యాంటెన్నా యొక్క డైమెన్షన్ చాలా ఎక్కువగా ఉంటే మీకు చెప్పాలంటే r విలువ చాలా పెద్దదిగా మారుతుంది ఇప్పుడు ఒక సాధారణ ఉదాహరణ ను తీసుకుంటే d λ 2 అని అనుకుంటే అప్పుడు దీని విలువ ఎంత d λ 2 అయితే ఇది λ24 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ λ2 కి సమానం అవుతుంది అయితే ఒకవేళ d విలువ 10 λ అయితే అప్పుడు ఇది 2 ఇంటూ 100λ2 అవుతుంది అప్పుడు అది 200λ గా ఉంటుంది r విలువ చాలా ఎక్కువ గా ఉన్నప్పుడు d డైమెన్షన్ చాలా పెద్దదిగా ఉంటుందని మీరు చెప్పవచ్చు కాబట్టి గత ఉపన్యాసము లో నేను చర్చించిన ఈ 3 D రేడియేషన్ పాట్రన్ గురించి ఇప్పుడు చూద్దాం కాబట్టి కరెంట్ ని క్యారీ చేసే కండక్టర్ గురించి ఆలోచించండి కాబట్టి ఇది కరెంట్ ని క్యారీ చేస్తున్న కండక్టర్ ఈ ప్రత్యేక దిశలో ఫీల్డ్ మాగ్జిమంగా ఉంటుంది ఈ ప్రత్యేక దిశలో మినిమంగా ఉంటుంది తద్వారా ఈ పాట్రన్ పిక్చర్ లోకి వస్తుంది మరియు ఈ 3 D నమూనా E ప్లేన్ మరియు H ప్లేన్ లలో చూపబడింది కాబట్టి H ప్లేన్ లో ఇది యూనిఫాం పాట్రన్ అని మీరు చూడవచ్చు అయితే E ప్లేన్ లో ఇది 8 అనే చిత్రాన్ని ఏర్పరుస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో డైరెక్టివిటీ 1 దయచేసి ఈ డైరెక్టివిటీ చాలా చిన్న డైపోల్ యాంటెన్నా కోసం మరియు λ2 డైపోల్ యాంటెన్నా కోసం కాదని గుర్తుంచుకోండి ఇన్ఫినిటిసిమల్ డైపోల్ యాంటెన్నా సమర్థవంతమైన రేడియేటర్ కాదని నేను కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అది సాధారణంగా ఉపయోగించబడదు కాబట్టి ఇప్పటి వరకు ఇది డేరివేషన్ కోసము మాత్రమే కాబట్టి ఇప్పుడు మనం హాఫ్ వేవ్ లెంగ్త్ λ 2 డైపోల్ యాంటెన్నాను చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక డైపోల్ యాంటెన్నా కోసం E ఫీల్డ్ మరియు H ఫీల్డ్లు ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడతాయి దయచేసి ఇవి ఫార్ ఫీల్డ్ రేడియేషన్ పాట్రన్ మరియు నియర్ ఫీల్డ్ రేడియేషన్ పాట్రన్ కాదు అని మళ్ళీ గమనించండి ఇప్పుడుλ2 డైపోల్ యాంటెన్నా యొక్క డైరెక్టివిటీ 2 1 dB ఇప్పుడు λ2 డైపోల్ యాంటెన్నా యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ ఈ విలువ ద్వారా ఇవ్వబడుతుంది రేడియేషన్ రెసిస్టెన్స్ విలువను ఎలా పొందాలో నేను మీకు చెప్పాను కాబట్టి H ఫీల్డ్ అంటే ఏమిటో E ఫీల్డ్ అంటే ఏమిటో మీకుకు తెలుసు అందువల్ల దాని నుండి వెలువడే పవర్ ని మనము లెక్కిస్తాము మరియు అలా ప్రసరించే పవర్ నుండి రేడియేషన్ రెసిస్టెన్స్ ఎంతో మనము కనుగొంటాము ఇప్పుడు ఇది రేడియేషన్ రెసిస్టెన్స్ విలువ కానీ λ2 డైపోల్ యాంటెన్నా కోసం ఇన్పుట్ ఇంపిడెన్స్ వాస్తవానికి 73 j 42 5 కి సమానం కాబట్టి ఈ చిత్రంలో ఒక ఇమాజినరీ కాంపోనెంట్ ఉండటం మీరు చూడవచ్చు మరియు ఇది ఇండక్టివ్ కాంపోనెంట్ ని సూచిస్తుంది ఇది నిజంగా ఖచ్చితమైన రెజోనెన్స్ వద్ద లేదు రెజోనెన్స్ వద్ద యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ రియల్ క్వాంటిటి అయి ఉండాలి కాబట్టి ఇమాజినరీ కాంపోనెంట్ ని 0 కి సమానంగా చేయడానికి కాబట్టి మనం ఏమి చేయాలి మనము యాంటెన్నా పొడవును కొద్దిగా తగ్గిస్తాము తద్వారా ఇన్పుట్ ఇంపిడెన్స్ రియల్ క్వాంటిటి అవుతుంది కాబట్టి మీరు ఈ నిర్దిష్ట నమూనా ప్రమాణాలు అనుసరిస్తే రియల్ ఇన్పుట్ ఇంపిడెన్స్ రమారమి 68Ω అవుతుంది కాబట్టి వాస్తవానికి డైపోల్ యాంటెన్నా రూపకల్పన చాలా సులభం దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ ప్రత్యేకమైన సాధారణ సమీకరణాన్ని ఉపయోగించడం కాబట్టి ఈ సమీకరణం లో ఏమి ఉన్నది ఈ డైపోల్ యాంటెన్నా యొక్క పొడవు ఇది యాంటెన్నా యొక్క వ్యాసం అవుతుంది మరియు ఈ విలువ 0 48λ కి సమానం అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే l 0 5λ గా ఉన్నది కానీ ఇక్కడ l విలవ 0 5λ కంటే తక్కువగా ఉన్నది సాధారణంగా మాట్లాడితే డైపోల్ యాంటెన్నా వ్యాసం ఎల్లప్పుడూ λ 10 కన్నా తక్కువగా తీసుకోవాలి కాబట్టి ఒక సాధారణ ఉదాహరణ ని తీసుకోండి ఒకవేళ చెప్పుకోవాలంటే డైపోల్ యాంటెన్నా వ్యాసం 0 01λ అని అనుకుందాం అప్పుడు దీని విలువ 0 48 0 01 0 47λ అవుతుంది మీరు డయామీటర్ ని 0 04 గా ఊహించుకుంటే అప్పుడు l 0 కాబట్టి డైపోల్ యాంటెన్నాను ఎలా డిజైన్ చేయాలో మీకు సరళమైన ఉదాహరణ ఇస్తాను కాబట్టి మనకు కావలసిన ఫ్రీక్వెన్సీ 1 GHz అయితే అప్పుడు λ 30 సెం కాబట్టిఆ విలువ నుండిమీరు ఈ విలువ ఎంతో లెక్కించవచ్చు అప్పుడు వ్యాసం విలువ విలువను λ10 నుండి λ100 వరకు ఎంచుకోవచ్చు మరియు మీరు l విలువను డైపోల్ యాంటెన్నా రూపకల్పన చేసేప్పటి నుండే ఎంచుకోవచ్చు కాబట్టి డైపోల్ యాంటెన్నా యొక్క రేడియేషన్ పాట్రన్ వేర్వేరు పొడవులకు ఎలా మారుతుందో చూద్దాం కాబట్టి చాలా చిన్న డైపోల్ యాంటెన్నా అయినప్పుడు ఇది 3 dB బీమ్ విడ్త్ 900 పొడవు పెరిగే కొద్దీ λ 50 నుండి λ 4 λ 2 పొడవు పెరుగుతుంది హాఫ్ పవర్ బీమ్ విడ్త్ తగ్గటం మీరు చూస్తారు తద్వారా గెయిన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ డైపోల్ యాంటెన్నా గురించి మాట్లాడుకుందాం కాబట్టి డైపోల్ యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ దాని వ్యాసానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మీరు డైపోల్ యొక్క వ్యాసాన్ని పెంచుకుంటే బ్యాండ్విడ్త్ పెరుగుతుంది అయితే మీరు యాంటెన్నా యొక్క వ్యాసాన్ని ఒక పరిమితి కంటే పెంచలేరు λ 10 కంటే ఎక్కువ వ్యాసము కలిగిన యాంటెన్నా ని ఉపయోగించలేరు కాబట్టి ఈ రకమైన డైపోల్ యాంటెన్నా బ్యాండ్విడ్త్ను పరిమితం చేస్తుంది కాబట్టి మీరు చాలా పెద్ద బ్యాండ్విడ్త్ కావాలనుకుంటే అప్పుడు బై కోనికల్ డైపోల్ యాంటెన్నాని ఉపయోగించవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన యాంటెన్నా చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ ని ఇవ్వగలదు ఏదేమైనా ఈ డైపోల్ యాంటెన్నాలకు ఇన్పుట్ అవసరం ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏదేమైనా ఎక్కువ సోర్స్ లు ఒకే టెర్మినల్ అవుట్పుట్ ని లిగి ఉండవచ్చు ఇతర టెర్మినల్స్ గ్రౌండ్ ప్లేన్ కలిగి ఉండవచ్చు కానీ డైపోల్ యాంటెన్నాకు సోర్స్ ఇవ్వడానికి మనకు ఇక్కడ ఇక్కడ అవసరం దీనిని బ్యాలన్స్ ఫీడ్ అని అంటారు కాబట్టి ఈ బాలన్ ను మనం చాలా సరళంగా ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం కాబట్టి బాలన్ మనము ఇంట్లో చపాతీలు తయారు చేయటానికి ఉపయోగించేది కాదు ఈ బాలున్ అన్ బ్యాలన్స్ ని బ్యాలన్స్ చేయటం కోసం సరేనా కాబట్టి ఇక్కడ తక్కువ ధరకు FR 4 ఉపరితలంపై ముద్రించబడిన డైపోల్ యాంటెన్నా ఉంది ఈ విలువలు ఇచ్చిన ఉపరితల పారామితులను కలిగి ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ భాగం ఉపరితలం యొక్క దిగువ భాగంలో ముద్రించబడుతుంది మరియు ఈ ప్రత్యేక భాగం ఉపరితలం పై భాగంలో ముద్రించబడుతుంది ఇక్కడ ఒక కోయాగ్జియల్ ఫీడ్ ఉపయోగించబడినది కాబట్టి మనము ఈ అన్ బ్యాలన్స్ ని ఎలా బ్యాలన్స్ గా మార్చగలమో చూద్దాం కాబట్టి ఇక్కడ ఆకుపచ్చ భాగం గ్రౌండ్ ప్లేన్ ని సూచిస్తుంది ఇక్కడ నుండి ఒక యాగ్జియల్ ఫీడ్ ఈ విధముగా పైకి వస్తోంది కాబట్టి దిగువ భాగంలో టాపరుడ్ భాగాన్ని ఉపయోగిస్తాము మరియు పై భాగములో సరళ రేఖను ఉపయోగిస్తారు తద్వారా సరళ రేఖ ఇక్కడ కలుపుతుంది మరియు దిగువ టేపర్ భాగం దీనికి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఈ సాధారణ కాన్ఫిగరేషన్ బాలన్ గా పనిచేస్తుంది ఇది అన్ బ్యాలన్సేడ్ ఫీడ్ను బ్యాలెన్స్ డ్ ఫీడ్గా మారుస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంటెన్నా ఫలితం ఏమిటో చూద్దాం మనము GSM 900 అప్లికేషన్ కోసం ఈ ప్రత్యేకమైన యాంటెన్నాను రూపొందించాము GSM 900 బ్యాండ్ 890 నుండి 960 MHz వరకు ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు యాంటెన్నా ని రూపొందించడానికి కావలసిన సెంటర్ ఫ్రీక్వెన్సీ ని తీసుకోవటానికి l d 0 48λ భావన ఉపయోగ పడుతుంది అని నేను ఇక్కడ పేర్కొంటున్నాను ఇక్కడ వైరుకి వ్యాసం లేదు కానీ మనము ఇక్కడ ముద్రించిన యాంటెన్నాను ఉపయోగించాము కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన డైపోల్ యాంటెన్నా యొక్క వెడల్పును ఉపయోగించాలి ఒక ఉపరితలంపై ఈ ప్రత్యేకమైన డైపోల్ యాంటెన్నా ముద్రించబడినది కాబట్టి ఫీల్డ్ గురించి ఆలోచించండి కాబట్టి ఫీల్డ్ ఎక్కువగా గాలిలో ఉంటుంది కానీ ఫీల్డ్ యొక్క భాగం డైఎలక్ట్రిక్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ కాన్టెంట్ విలువ 1 1 నుండి 1 2 వరకు ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక విలువ కనుగొనేందుకు λ λ0 √e కాబట్టి ఆ విలువలు ఉపయోగించడం ద్వారా ఇక్కడ మీరు పారామితులను l 127 mm w 4 mm గా చూడవచ్చు కాబట్టి ఫలితం ఏమిటో చూద్దాం కాబట్టి మనము 881 నుండి 967 MHz వరకు S11 బ్యాండ్ విడ్త్ 10 dB గా పొందుతాము కాబట్టి ఈ ప్రత్యేక బ్యాండ్విడ్త్ 890 నుండి 960 MHz వరకు వర్తిస్తుందని మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో సరళ రేఖను ఉపయోగించకుండా వాస్తవానికి మనం బౌ టై డైపోల్ యాంటెన్నాను ఉపయోగించాము బౌ టై డైపోల్ యాంటెన్నా సాధారణ దీర్ఘచతురస్రాకార డైపోల్ యాంటెన్నాతో పోలిస్తే ఎక్కువ బ్యాండ్విడ్త్ ని ఇస్తుంది ఈ ప్రత్యేక సందర్భంలో ఈ వర్టికల్ లెంగ్త్ కి బదులుగా స్లాంట్ లెంగ్త్ ముఖ్యమైనది ఈ ప్రత్యేక సందర్భంలో మొత్తం పొడవు 110 మిమీ మీరు గమనించినట్లైతే ఇది మునుపటి కేసు కంటే చిన్నది ఇక్కడ చిన్న w విలువ 4 మిమీ నుండి మారుతుంది ఈ ప్రత్యేకత పాయింట్ వద్ద 24 మిమీ ఈ ప్రత్యేకమైన యాంటెన్నా ఫలితాన్ని చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మునుపటి కేసుతో పోలిస్తే మనకు ఎక్కువ బ్యాండ్విడ్త్ లభిస్తుంది ఇప్పుడు బ్యాండ్విడ్త్ 871 నుండి 997 MHz కు పెరిగింది ఇప్పుడు మోనోపోల్ యాంటెన్నా గురించి మాట్లాడుకుందాం చాలా సందర్భాలలో వివిధ పుస్తకాలలో ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్లో మోనోపోల్ యాంటెన్నా గురించి వివరించివుంటారు మరియు ఈ ప్రత్యేక పొడవును λ4 గా ఉపయోగించడాన్ని వారు ప్రస్తావిస్తారు కాబట్టి చాలా పుస్తకాలలో ఏమి వ్రాయబడివున్నదో చూద్దాం కాబట్టి ప్రాథమికంగా వారు చూపించేది λ4 యాంటెన్నా ఇది కోయాగ్జియల్ కనెక్టర్ ఉపయోగించి ఫీడ్ చేయబడుతుంది కాబట్టి ఇది ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్కు మంచిది ఏది ఏమైనా వాస్తవానికి మనకు ఎప్పుడూ ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ ఉండదు కాబట్టి పరిమితమైన గ్రౌండ్ ప్లేన్ కోసం ఎల్లప్పుడూ ఈ పొడవు λ4 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ కలిగివున్న λ4 మోనో పోల్ λ2 డై పోల్ కి సమానము గా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రత్యేకమైన λ 4 యాంటెన్నా యొక్క ప్రతిబింబం ఉంటుంది కాబట్టి మోనోపోల్ యాంటెన్నా కోసం ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ లో వివిధ పారామితులు ఏమిటో చూద్దాము కాబట్టి మోనోపోల్ యాంటెన్నా కోసం E మరియు H క్షేత్రాలు డైపోల్ యాంటెన్నాతో సమానంగా ఉంటాయి కానీ యాంటెన్నా యొక్క ఎగువ భాగంలో మాత్రమే సమానంగా ఉంటాయి దయచేసి ఈ చర్చ ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి మోనోపోల్ యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ డైపోల్ యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ విలువలో సగం ఉంటుంది ఇది ఈ ప్రత్యేక విలువగా వస్తుంది ఈ సందర్భంలో మోనోపోల్ యాంటెన్నా యొక్క డైరెక్టివిటీ డైపోల్ యాంటెన్నా యొక్క డైరెక్టివిటీకి రెండు రెట్లు ఉంటుంది ఎందుకు డైపోల్ యాంటెన్నా విషయంలో ఇది ఈ ప్రత్యేకమైన పద్ధతిలో ప్రసరిస్తోంది ఏదేమైనా ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ లో మోనోపోల్ యాంటెన్నా ఎగువ అర్ధగోళంలో మాత్రమే ప్రసరిస్తుంది మరియు డైపోల్ యాంటెన్నాతో పోల్చితే పవర్ ఇప్పుడు సగ భాగంలో ప్రసరిస్తుంది కాబట్టి డైరెక్టివిటీ డైపోల్ యాంటెన్నా కంటే రెట్టింపు అవుతుంది దీని విలువ సుమారుగా 5 dB కి సమానం D మోనో పోల్ 2∗D డై పోల్2∗1 286 5 dB కాబట్టి ఇప్పుడు h r 0 24 λ చే నిర్వచించబడిన మొనోపోల్ యాంటెన్నా కోసం రియల్ ఇన్పుట్ ఇంపిడెన్స్ రూపకల్పనను చూద్దాం డైపోల్ యాంటెన్నా నుండి వస్తోంది డైపోల్ యాంటెన్నా విషయంలో నేను మీకు నేరుగా చెప్పలేదు ఈ సందర్భములో ఇది l d 0 48λ మీరు దీనిని 2 ద్వారా భాగించాలి కాబట్టి l h2 r d 2 మరియు ఇది 0 48 లో సగం కాబట్టి h r ≃ 0 24𝜆 ఇక్కడ r అనేది వైర్ యొక్క వ్యాసార్థం మరియు ఈ r 𝜆 20 కాబట్టి మీరు మోనోపోల్ యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ను పెంచవచ్చు డైపోల్ యాంటెన్నా కోసం నేను ఇంతకు ముందే చెప్పినట్లు కానీ ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ కేసులను తీసుకుంటాము కాబట్టి కోనికల్ మోనోపోల్ యాంటెన్నా ఉపయోగించవచ్చు కోనికల్ మోనోపోల్ యాంటెన్నా కి బదులుగా కోనికల్ మోనోపోల్ త్రిభుజాకార మోనోపోల్ యాంటెన్నా కూడా ఉపయోగించవచ్చు మరియు ఇది చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ ని ఇచ్చే ప్రింటెడ్ ఎలక్ట్రికల్ మోనోపోల్ యాంటెన్నాకు ఉదాహరణ కాబట్టి మనం కొన్ని ఉదాహరణలను తీసుకుందాం కాబట్టి ఇది ఫైనైట్ గ్రౌండ్ లేన్లో గల కోనికల్ మోనోపోల్ యాంటెన్నా కాబట్టి ఇక్కడ తక్కువ పౌనఃపున్య ఆపరేషన్ లో స్లాంట్ పొడవు λ 4 గా ఉండాలి కాబట్టి రూపకల్పన చేసిన యాంటెన్నా యొక్క భౌతిక లక్షణాలు ఇవి అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కోన్ యొక్క ఎత్తు 300 మిమీ అని మీరు చూడవచ్చు సుమారు 30 సెం కాబట్టి చిత్రంలో ఇది చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఇది 1 అడుగుల ఎత్తు ఉన్న యాంటెన్నా మరియు ఇది కోన్ యొక్క వ్యాసార్థం కానీ మేము ఈ ప్రత్యేకమైన యాంటెన్నాను ఎలా రూపొందించామో మీకు వివరిస్తాము ఈ ప్రత్యేకమైన విషయం యొక్క కోణం ముఖ్యం కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ తెలుసుకోవడానికి మనము ఉపయోగించిన సమీకరణం ఇది కాబట్టి 50𝝮 ఇదే ఆశించిన ఇన్పుట్ ఇంపిడెన్స్మనము నిజంగా విలువ కనుగొన్నాము కాబట్టి α 900 కోసం మీరు Zin విలువలను ప్రతిక్షేపిస్తే అది 52 9𝝮 గా వస్తుంది సుమారుగా ఇది 50Ω కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క ఫలితం ఏమిటో చూద్దాం కాబట్టి వాస్తవానికి VSWR 2 యొక్క బ్యాండ్విడ్త్ 175 నుండి 1615 MHz వరకు ఉంటుంది ఇది చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ అని మీరు చూడవచ్చు వాస్తవానికి యాంటెన్నా పరిమాణం పెద్దది ఎందుకంటే మనము ఈ యాంటెన్నాను తక్కువ ఫ్రీక్వెన్సీ పరిమాణంలో రూపొందించాము ఇది యాంటెన్నా పరిమాణం ఫ్రీక్వెన్సీకి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగితే యాంటెన్నా పరిమాణం తగ్గుతుంది ముద్రించిన బ్రాడ్బ్యాండ్ ఎలిప్టికల్ మోనోపోల్ యాంటెన్నా యొక్క ఫలితాన్ని చూద్దాం ఇది ఉపరితలం పైభాగంలో ముద్రించిన ఎలిప్టికల్ యాంటెన్నా అని మీరు చెప్పవచ్చు ఇది ఉపరితలం క్రింద ముద్రించబడుతుంది ఇది గ్రౌండ్ ప్లేన్ వలే పనిచేస్తుంది మరియు ఇక్కడ కోయాగ్జియల్ ఫీడ్ ఉపయోగించబడింది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనకు ఏ బ్యాండ్విడ్త్ లభించిందో చూద్దాం కాబట్టి ఇక్కడ మీరు 0 8 GHz నుండి 5 GHz వరకు ప్రతిస్పందనలను చూడవచ్చు కాబట్టి ఈ మొత్తం బ్యాండ్విడ్త్లో మీరు రిఫ్లెక్షన్ కోఎఫిషిఎంట్ 10 dB ని చూడవచ్చు కాబట్టి ఈ కాన్ఫిగరేషన్లను ఉపయోగించి చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ను మనం నిజంగా గ్రహించగలం ఇప్పుడు లూప్ యాంటెన్నా అయిన తదుపరి యాంటెన్నాకు వెళ్దాం కాబట్టి లూప్ యాంటెన్నా వివిధ ఆకృతులను కలిగి ఉంటుంది ఇది వృత్తాకార ఆకారం దీర్ఘచతురస్రాకార ఆకారం లేదా త్రిభుజాకార ఆకారం లేదా మరేదైనా ఆకారాన్ని కలిగి ఉంటుంది వాస్తవానికి చాలా సందర్భాలలో మనము రెగ్యులర్ జామెట్రీలను తీసుకుంటాము ఇది విశ్లేషించడం సులభం అవుతుంది ఇప్పుడు ఇది లూప్ యాంటెన్నా అనేక టర్న్ లను కలిగి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా మీరు ఒకే స్థలంలో టర్న్ లను చుట్టవచ్చు దానిని గాలిలో చుట్టవచ్చు లేదా అది డైఎలక్ట్రిక్ పదార్థంపై ఉండవచ్చు లేదా ఇది ఫెర్రైట్ పదార్థంలో కూడా ఉంటుంది కాబట్టి ఇది సోర్స్ వద్ద ఉంచిన లూప్ యాంటెన్నా అని చూద్దాం కాబట్టి మనము మొదట ఈ ప్రత్యేకమైన విషయం ద్వారా ప్రవహించే ఏకరీతి కరెంట్ ని చూడబోతున్నాం మరియు ప్రారంభంలో నేను ఒక చిన్న లూప్ యాంటెన్నాపై మాత్రమే దృష్టి పెడతాను మరియు అది చిన్నదైతే మీరు వృత్తాకార ఆకారం తీసుకున్నా లేదా చదరపు ఆకారాన్ని తీసుకున్నా పర్వాలేదు కాబట్టి మనం ఏదైనా ఒకదాని గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ యూనిఫాం కరెంట్ ప్రవహిస్తుందని అనుకుందాం ఇప్పుడు డైపోల్ యాంటెన్నా యొక్క చర్చను గుర్తుచేసుకోండి కాబట్టి డైపోల్ యాంటెన్నా విషయంలో మనకు ఇలాంటి యూనిఫాం కరెంట్ ఉంటే ఇది అయస్కాంత క్షేత్రం కరెంట్ అని మీరు ఆలోచించవచ్చు మరియు ఇది మాగ్నెటిక్ డైపోల్ యాంటెన్నా అని మనం ఇప్పుడు ఊహించవచ్చు కాబట్టి మాగ్నెటిక్ డైపోల్ కోసం ఇది ఇక్కడ ప్రవహించబోయే కరెంట్ అవుతుంది కాబట్టి కరెంటు ప్రవహిస్తున్న లూప్ యాంటెన్నాను అయస్కాంత డైపోల్ యాంటెన్నాగా భావించవచ్చు కాబట్టి డైపోల్ యాంటెన్నా కోసం మనము చేసిన అన్ని విశ్లేషణలు లూప్ యాంటెన్నాకు చెల్లుతాయి మీరు ఆలోచించాల్సిందల్లా E ఫీల్డ్ ఇప్పుడు H ఫీల్డ్ అవుతుంది మరియు H ఫీల్డ్ ఇప్పుడు E ఫీల్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు వేర్వేరు వ్యాసాల కోసం లూప్ యాంటెన్నా యొక్క రేడియేషన్ పాట్రన్ చూపబడింది కాబట్టి ఇది వ్యాసం d λ 10 కోసం అప్పుడు చుట్టుకొలత ఏమిటి C πd మరియు Cλ ఏమిటి నిజానికి Cλ C λ లేదా C ని λ తో నార్మలైజ్ చేయవచ్చు అని ఇంకో విధముగా చెప్పవచ్చు కావున Cλ π d π 10 0 314 ఇది ఒక చిన్న లూప్ యాంటెన్నా కనుక రేడియేషన్ పాట్రన్ డైపోల్ యాంటెన్నా మాదిరిగానే ఉందని మీరు చూడవచ్చు డైపోల్ యాంటెన్నాకు H ఫీల్డ్ ఇప్పుడు అది లూప్ యాంటెన్నాకు E ఫీల్డ్ అవుతుంది ఇప్పుడు పెద్ద లూప్ యాంటెన్నా కోసం ఇది రేడియేషన్ పాట్రన్ కాబట్టి వ్యాసం d λ Cλ 3 14 కోసం ఈ పాట్రన్ ఈ ప్రత్యేక పాట్రన్ తో సమానంగా లేదని మీరు చూడవచ్చు కాబట్టి మెజారిటీ అనువర్తనాలు ఎక్కువ వ్యాసం కలిగిన లూప్ యాంటెన్నాను ఉపయోగించవని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను చిన్న వ్యాసం కలిగిన లూప్ యాంటెన్నాలపై ప్రధానంగా దృష్టి పెడతాను కాబట్టి సింగిల్ టర్న్ స్మాల్ లూప్ యాంటెన్నా కోసం రేడియేషన్ రెసిస్టెన్స్ ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ C 2πa లేదా 2πr తప్ప మరొకటి కాదు అని మీరు చెప్పవచ్చు ఇది లూప్ యాంటెన్నా చుట్టుకొలత మీకు చెప్పాలంటే ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ వృత్తాకార లూప్ యాంటెన్నాకు చెల్లుతుంది ఇది దీర్ఘచతురస్రాకార లూప్ యాంటెన్నా అయితే ఆ ప్రత్యేక సందర్భంలో చుట్టుకొలత C 2 l w అవుతుంది ఇప్పుడు N టర్న్ లను ఉపయోగిస్తే ఈ రేడియేషన్ రెసిస్టెన్స్ N2 గా కి పెరుగుతుంది కాబట్టి N టర్న్ లూప్ యాంటెన్నా కి సంబంధించి మనము ఒక ఉదాహరణను తీసుకుందాం కాబట్టి మీరు Cλ 0 1 గా తీసుకుంటే విలువను ప్రతిక్షేపిస్తే మనకు ఏమి లభిస్తుందో చూద్దాం మనకు Rr 0 02 Ω వస్తుంది ఇది చాలా చిన్నది మీరు ఈ లూప్ యాంటెన్నా యొక్క ఫీడ్ 50 Ωగా తీసుకుంటే చాలా పవర్ తిరిగి ప్రతిబింబిస్తుంది మరియు పవర్ ప్రసారం కాదు అయితే మనము N 50 తీసుకుంటే అంటే మీరు 50 టర్న్ కలిగిన లూప్ యాంటెన్నా ను తీసుకుంటే ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి N 50 తీసుకుంటే అనగా ఈ Rr ఇప్పుడు N2 రెట్లు పెరిగింది కాబట్టి Rr 50 Ω కాబట్టి అనగా 0 1λ చుట్టుకొలత తో మీరు 50 టర్న్ కలిగిన యాంటెన్నా ను తీసుకుంటే అప్పుడు మనము రేడియేషన్ రెసిస్టెన్స్ విలువ 50Ω గా పొందవచ్చు ఇప్పుడు లూప్ యాంటెన్నా ఫెర్రైట్ రాడ్లో చుట్టి ఉంటే దాని యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ ను మరింత పెంచవచ్చు కాబట్టి మీరు ఫెర్రైట్ రాడ్ తీసుకోండి మరియు మీరు ఈ ప్రత్యేకమైన ఫెర్రైట్ రాడ్ చుట్టూ ఒక తీగను చుట్టండి అప్పుడు Rr ఈ ప్రత్యేక కారకానికి స్క్వేర్ గా పెరుగుతుంది ఇది ఫెర్రైట్ మూలకం యొక్క ఎఫెక్టివ్ పెర్మియబిలిటీ కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం 2 సెం మీ వ్యాసం వైర్ వ్యాసం 0 2 మి మీ కలిగిన N టర్న్ వృత్తాకార లూప్ యాంటెన్నా ఇది ఫెర్రైట్ కోర్ పై చుట్టబడి ఉంది దీని ఎఫెక్టివ్ పెర్మియబిలిటీ 10 ప్రశ్న ఏమిటంటే 3 MHz దగ్గర అనేక మలుపులు Rin 50Ω పొందటానికి ఎన్ని టర్న్స్ కావాలి మరియు మీరు ఇప్పుడు ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ని ఉపయోగిస్తే మీరు దీనికి సమానమైన N ను పొందుతారు నిజంగా ఇది చాలా పెద్ద సంఖ్య అని మీరు గమనించవచ్చు ఇప్పుడు ఊహించుకోండి మనము దానిని ఫెర్రైట్ కోర్ లో చుట్టి ఉండకపోతే ఈ ఫాక్టర్ 100 రెట్లు పెరిగేది కాబట్టి ఫెర్రైట్ కోర్ ని ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను మీరు చూడవచ్చు అయితే ఆచరణలో మనం ఎక్కువ వ్యాసం తీసుకోవచ్చు మరియు ఎక్కువ వ్యాసం తీసుకోవడం ద్వారా మనం టర్న్ ల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు ఇది లూప్ యాంటెన్నా యొక్క అనువర్తనాలలో ఒకటి కాబట్టి మీరు RFID ట్యాగ్ను ఉపయోగించుకోవచ్చు RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఈ ప్రత్యేకమైన చిప్కు లూప్ యాంటెన్నా ఎలా కనెక్ట్ చేయబడిందో ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి చిప్ సోల్దర్ చేయబడిన ప్యాడ్ ఇదే అని మీరు చూడవచ్చు ఆపై ఇక్కడ ఇది ఒక రకమైన లూప్ యాంటెన్నాను తయారు చేస్తోంది ఇది స్పైరల్ గా కనిపిస్తోంది కానీ ఇది అంతా సరే ఇంకా మీరు దీన్ని మల్టీ టర్న్ లూప్ యాంటెన్నా అని పిలుస్తారు మీరు కావాలనుకుంటే మీరు దీనిని స్పైరల్ యాంటెన్నా అని కూడా పిలువవచ్చు కానీ ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రాగి భాగాన్ని అనుసరించండి మరియు ఇక్కడ ఒక ప్యాడ్ ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన విషయం ఇక్కడ PTH ఉందని మరియు ఒక లైన్ కింద కనెక్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఈ రేఖ ఇక్కడ ఉపరితలం యొక్క మరొక వైపు మరియు ఈ ట్యాగ్లు వాస్తవానికి చాలా సన్నని సబ్స్త్రేట్ల పై తయారవుతాయి ఇది సరళమైన PCB కూడా కావచ్చు దానిపై మీరు దీనిని ఫ్యాబ్రికేట్ చేయవచ్చు ఆపై ఈ ఇతర టెర్మినల్ ఇక్కడకు వస్తోంది మరియు చిప్ లూప్ యాంటెన్నా యొక్క ఈ రెండు ఔట్పుట్ లకు సోల్దర్ చేస్తాము ఇప్పుడు స్లాట్ యాంటెన్నా అయిన మరొక యాంటెన్నా గురించి మాట్లాడుకుందాం స్లాట్ యాంటెన్నా డైపోల్ యాంటెన్నా యొక్క కాంప్లిమెంట్ తప్ప మరొకటి కాదు ఇది ఇక్కడ ఒక డైపోల్ యాంటెన్నా యొక్క బౌ టై రకాన్ని చూపిస్తుంది మరియు ఇక్కడే బ్యాలెన్స్ లైన్ ద్వారా ఫీడ్ ఇవ్వబడుతుంది కాబట్టి దాని యొక్క కాంప్లిమెంటరీ ఏమిటంటే మీరు చాలా పెద్ద గ్రౌండ్ ప్లేన్ తీసుకొని దానిని ఈ ప్రత్యేకమైన రీతిలో స్లాట్లు గా కత్తిరించి స్లాట్ లను ఈ విధంగా ఫీడ్ చేయండి కాబట్టి ఇది డైపోల్ యాంటెన్నా యొక్క కాంప్లిమెంటరీ యాంటెన్నా తప్ప మరొకటి కాదు కాబట్టి డైపోల్ యాంటెన్నా మరియు స్లాట్ యాంటెన్నా యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ మధ్య సంబంధం ఉంది ఇది ఈ ప్రత్యేక ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ ఎక్ష్ప్రెషన్ ఎలా వస్తుందో నేను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి డైపోల్ యాంటెన్నా కోసం ఇది అయస్కాంత క్షేత్రం అని మనకు తెలుసు కానీ స్లాట్ యాంటెన్నా కోసం ఇది విద్యుత్ క్షేత్రం సరే కాబట్టి E మరియు H క్షేత్రాలు ఫ్రీ స్పేస్ లో η 120 π ఫ్యాక్టర్ తో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి E H 120 π 377 Ω గా తెలుసుకున్నాము స్లాట్ యాంటెన్నా యొక్క ఒక ఉదాహరణ ను తీసుకుందాం ఇక్కడ మనము 5 8 GHz వద్ద కావిటీ బేస్డ్ స్లాట్ యాంటెన్నాను రూపొందించాము కాబట్టి ఒక్కొక్కటిగా వివరిస్తాను కాబట్టి మొదట మెటల్ కండక్టర్లో కత్తిరించిన ప్రింటెడ్ స్లాట్ యాంటెన్నా గురించి ఆలోచిద్దాం కాబట్టి ఇక్కడ ఈ రంగు మెటల్ ని చూపిస్తుంది ఇక్కడ ఈ స్లాట్ కత్తిరించబడిందని చూపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది సబ్స్ట్రేట్ యొక్క ఒక వైపున ఉంది సబ్స్ట్రేట్ యొక్క మరొక వైపు వాస్తవానికి మైక్రోస్ట్రిప్ ఫీడ్ లైన్ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇక్కడే ఇన్పుట్ ఇవ్వబడుతుంది మరియు ఓపెన్ సర్క్యూట్ ఉందని మీరు నిజంగా చూడవచ్చు ఓపెన్ సర్క్యూట్ వద్ద కరెంట్ కనీష్టంగా ఉంటుంది కాబట్టి మనము సాధారణంగా మైక్రోస్ట్రిప్ లైన్ నుండి ఈ స్లాట్ లైన్ వరకు మాగ్జిమం కప్లింగ్ కోసం మాట్లాడుతున్నాము మనము సాధారణంగా ఈ పొడవు సుమారు λ4 గా ఉపయోగిస్తాము ఎందుకంటే ఇక్కడ కరెంట్ సున్నా అయితే కరెంట్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి గరిష్ట కరెంట్ వద్ద అయస్కాంత క్షేత్రం గరిష్టంగా ఉంటుంది కాబట్టి స్లాట్కు మాగ్జిమం కప్లింగ్ ఉంటుంది కాబట్టి మనము ఈ కావిటీ వెనుక వైపు ఎందుకు ఉంచాము ఎందుకంటే మనకు యూనీ డైరెక్షనల్ రేడియేషన్ పాట్రన్ కావాలి మనం ఈ ప్రత్యేకమైన భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తే ఈ స్లాట్ అన్ని దిశలలో రేడియేట్ చేస్తుంది కాబట్టి వెనుక వైపు మెటల్ కావిటీ ఉంచడం ద్వారా ఇప్పుడు స్లాట్ ఒక దిశలో మాత్రమే ప్రసరిస్తుంది కాబట్టి 5 8 GHz వద్ద మళ్ళీ పొడవు దాదాపు λ2 కావిటీ ఎత్తుగా తీసుకోబడింది కావిటీ λ4 దానికి కారణం ఇక్కడ ఉన్న ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్గా పని చేస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంటెన్నాపై ఈ మెటాలిక్ ప్లేట్ యొక్క లోడింగ్ లేదని మనము స్లాట్ యొక్క వెడల్పును 4 మిమీగా తీసుకున్నాము స్లాట్ యొక్క పొడవు 31 4 మిమీ తదుపరి స్లైడ్లో స్లాట్ పొడవు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మనము ఆఫ్సెట్ ఫీడ్ను ఉపయోగించాము దీనికి కారణం ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద కరెంట్ గరిష్టంగా ఉంటుంది అంటే వోల్టేజ్ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి మనము ఈ సమయంలో ఫీడ్ను ఇస్తే ఇంపిడెన్స్ వాస్తవానికి 0 అవుతుంది సెంటర్ వద్ద కరెంట్ 0 గా ఉంటుంది వోల్టేజ్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సున్నా ఇంపిడెన్స్ మరియు చాలా ఎక్కువ ఇంపెడెన్స్ మధ్య ఉంటుంది 50Ω లైన్తో ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎక్కడ జరిగిందో మనము నిజంగా కనుగొన్నాము కాబట్టి ఫలితాలను చూద్దాం ఇక్కడ మనము మూడు వేర్వేరు పొడవులు కలిగిన స్లాట్ల యొక్క ఫలితాలను చూపించాము మీరు ఇక్కడ 29 4 31 4 33 4 చూడవచ్చు ఇప్పుడు స్లాట్ పొడవు పెరుగుతున్నప్పుడు దాని రేజోనెన్స్ ఫ్రీక్వెన్సీ 5 91 నుండి 5 59 GHz కి తగ్గుతుంది కాబట్టి డిజైన్ యొక్క పొడవు l 31 4 కోసం బ్యాండ్విడ్త్ ఎంతో చూద్దాం VSWR 2 లైన్ బ్యాండ్విడ్త్ 550 MHz కు అనుగుణమైన ఈ నిర్దిష్ట పొడవు యొక్క ప్రతిస్పందన ఇది అని మనం చూడవచ్చు కాబట్టి ఈ 550 MHz బ్యాండ్ వద్ద సుమారు 9 బ్యాండ్విడ్త్ సుమారుగా 5 8 GHz కాబట్టి ఈ రోజు సంగ్రహంగా చెప్పాలంటే మనము డైపోల్ యాంటెన్నా గురించి మాట్లాడాము మనము చాలా చిన్న డైపోల్ యాంటెన్నాతో ప్రారంభించాము అప్పుడు మనము λ 2 డైపోల్ యాంటెన్నా గురించి మాట్లాడాము తరువాత ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ మోనోపోల్ యాంటెన్నా గురించి మాట్లాడాము ఇన్ఫైనైట్ గ్రౌండ్ ప్లేన్ కోసం మోనోపోల్ యొక్క పొడవు సుమారు గా λ 4 ఉండాలి కానీ చిన్న గ్రౌండ్ ప్లేన్ కోసం మోనోపోల్ యాంటెన్నా యొక్క పొడవు 0 25λ కంటే పెద్దది గాతీసుకోవాలి గ్రౌండ్ ప్లేన్ పరిమాణం మీద ఆధారపడి నేను 0 4λ లా కూడా సిఫార్సు చేసాను అప్పుడు మనము చిన్న లూప్ యాంటెన్నా గురించి మాట్లాడాము డైపోల్ యాంటెన్నా యొక్క E ఫీల్డ్ లూప్ యాంటెన్నా యొక్క H ఫీల్డ్ అవుతుంది మరియు డైపోల్ యాంటెన్నా యొక్క H ఫీల్డ్ లూప్ యాంటెన్నా యొక్క E ఫీల్డ్ అవుతుంది అప్పుడు మనము స్లాట్ యాంటెన్నా గురించి మాట్లాడాము స్లాట్ యాంటెన్నా డైపోల్ యాంటెన్నాకు కాంప్లిమెంటరీ కాబట్టి మళ్ళీ డైపోల్ యాంటెన్నా యొక్క E ఫీల్డ్ స్లాట్ యాంటెన్నా యొక్క H ఫీల్డ్ అవుతుంది మరియు డైపోల్ యాంటెన్నా యొక్క H ఫీల్డ్ స్లాట్ యాంటెన్నా యొక్క E ఫీల్డ్ అవుతుంది అప్పుడు మనము ఒక కావిటీ మద్దతు గల స్లాట్ యాంటెన్నా గురించి మాట్లాడాము స్లాట్ యాంటెన్నా అన్ని దిశలలో ప్రసరిస్తుంది కాబట్టి మనము ఒక వైపు ఒక కావిటీ ని ఉంచాము తద్వారా స్లాట్ యాంటెన్నా యొక్క రేడియేషన్ ఏక దిశగా మారుతుంది తదుపరి ఉపన్యాసంలో యాంటెన్నాల గెయిన్ పెంచడానికి లీనియర్ మరియు ప్లానర్ ఎరేల గురించి మాట్లాడుతాము చాలా ధన్యవాదములు